డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క మాడ్యూల్ 7 కు స్వాగతం ఇది SQL పరిచయం మొత్తం 3 భాగాల్లో ఇది రెండవ భాగం చివరి మాడ్యూల్లో SQL యొక్క DDL భాగం మరియు క్వరీ ల యొక్క ప్రాథమిక నిర్మాణం గురించి చర్చించాము ప్రస్తుత మాడ్యూల్లో మనము బేసిక్స్ క్వరీల నిర్మాణం యొక్క అవగాహనను పూర్తి చేస్తాము మరియు క్వరీల పరంగా సాధారణ సెట్ సైద్ధాంతిక కార్యకలాపాలు ఎలా నిర్వహించవచ్చో చూస్తాము క్వరీలను రూపొందించడానికి తరచుగా అవసరమయ్యే శూన్య విలువలు మరియు అగ్రిగేషన్ ఆపరేషన్ల నిర్వహణతో మనకు పరిచయం ఉంటుంది కాబట్టి ఇది మాడ్యూల్ యొక్క రూపురేఖలు ఈ విషయాలు మనము చర్చిస్తాము కాబట్టి మనము క్వరీలో మరికొన్ని ప్రాథమిక కార్యకలాపాల చర్చను ప్రారంభించాము మనము ఇప్పటికే దీని గురించి చర్చించాము మనము 2 పట్టికలలో నుండి సెలెక్ట్ కి దారితీస్తుంది కార్టెసియన్ ప్రోడక్ట్ చాలా ఉపయోగకరంగా ఉండకపోవచ్చు అని మనము చెప్పినట్లుగా స్వయంగా తెలుసుకోండి కాని ఈ రకమైన క్వరీ కు మనము సమాధానం చెప్పాలనుకుందాం అది కొన్ని కోర్సు లు నేర్పించిన మరియు మీరు వ్రాసే కోర్సు ఐడి కూడా ఉన్న అన్ని బోధకుల పేర్లను కనుగొనండి కాబట్టి మనకు ఆసక్తి ఏమిటంటే బోధకుడి పేరు మరియు కోర్సు ఐడి కాబట్టి ఎంచుకున్న కోర్సులో ఇవి అవసరమైన 2 పట్టికలు అని మనము ఉంచాము ఎందుకంటే బోధకుడి పేరు బోధకుడు పట్టిక రిలేషన్ లో ఉంది మరియు తరువాత ఉపాధ్యాయుల పట్టికలో ఏ కోర్సు బోధకుల మధ్య బోధన ఉంటుంది అనేది చూడాలి కాబట్టి బోధకుల పట్టికలో మనకు ఉపాధ్యాయుల పట్టికలో పేరు ఉంది మనకు కోర్సు ఐడి ఉంది మరియు ఏ ఉపాధ్యాయుడు ఇక్కడ ఏ కోర్సు బోధించబడుతుందో ఈ రిలేషన్ కూడా ఉంది బోధకుడి యొక్క ఏ ఐడికి ఏ పేరు ఉంది అనే దాని మధ్య మనకు రిలేషన్ ఉంది కాబట్టి మనం చేసేది ఏమిటంటే మనం ఇంతకు మునుపు చూసినట్లుగా మనము ఈ కార్టెసియన్ ప్రోడక్ట్ చేసేటప్పుడు ఇలాంటివి లభిస్తాయికానీ మనము దీనిని అంచనా వేయడం ద్వారా అర్హత పొందాలనుకుంటున్నాము ఈ కలయికల నుండి మనం వాటిని మాత్రమే ఎంచుకుంటాము ఇక్కడ బోధకుడు ఐడి బోధనలకు సమానం కాబట్టి మొదటి వరుసలో బోధకుడు ఐడి ఇదే అని చూస్తే ఉపాధ్యాయులు ఐడి ఇది ఇది ఉపాధ్యాయుల పట్టిక యొక్క ఐడి కాబట్టి ఈ బోధకులు శ్రీనివాసన్ వాస్తవానికి CS 101 కోర్సును బోధిస్తారని అర్ధం అయితే మీరు ఈ వరుసను పరిశీలిస్తే అది బోధకుడు ఐడి మరియు బోధిస్తుంది ఇదే అని చెబుతుంది ఇది ఇది మరియు ఈ కలయికపై మనకు నిజంగా ఆసక్తి లేదు ఎందుకంటే ఈ కలయిక అర్ధవంతమైన దేనినీ తెలియజేయదు కాబట్టి ఈ నిబంధనను ఉపయోగించడం ద్వారా ఈ రికార్డులు మాత్రమే ఎంచుకోవడానికి ప్రయత్నిస్తాము ఈ 2 ఐడిలు ఒకే విధంగా ఉంటాయి ఈ ప్రత్యేక బోధకుడు వాస్తవానికి ఆ నిర్దిష్ట కోర్సును బోధిస్తాడు కాబట్టి మనము అలా చేస్తే కార్టెసియన్ ప్రోడక్ట్ లో వాస్తవానికి వచ్చిన రికార్డులు ఈ ఫలితం నుండి తొలగించబడతాయని మీరు కనుగొంటారు కాబట్టి నేను వాటిని కొట్టివేసాను మీరు ప్రస్తుతం ఈ భాగంలో చూడవచ్చు శ్రీనివాసన్ బోధించిన 3 కోర్సులు 4 రికార్డులు మరియు మీరు బోధించిన ఒక కోర్సు మాత్రమే చూడవచ్చు కాబట్టి అవుట్పుట్లో మీకు ఈ పేరు ఈ పేరు భాగం మరియు ఈ కోర్సు ఐడి భాగం ఉంటాయి ఎందుకంటే మీరు వీటిని 2 పై ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది అవుట్పుట్ పట్టిక అవుతుంది ఇది ప్రోడక్ట్ అవుతుంది మరియు మీకు గుర్తు చేయడానికి ఇది నాచురల్ జాయిన్ అని పిలుస్తాము ఎందుకంటే ఈ 2 రిలేషన్లో చేరడానికి కార్టెసియన్ ప్రోడక్ట్ తరువాత మనము సమానత్వ పరిస్థితిని ఉపయోగిస్తున్నాము కాబట్టి మన డేటాబేస్ క్వరీ వ్యవస్థలో చాలా సందర్భాల్లో ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్ ఇదే ఉదాహరణ యొక్క మరొక పొడిగింపు ఇక్కడ మనము మరొక నిబంధనను వేర్ క్లాజ్ అని పేర్కొంటుంది కాబట్టి దీని అర్థం ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్లోని అన్ని బోధకుల పేర్లను కొన్ని కోర్సు లు బోధించిన వారికి మాత్రమే ఇవ్వండి మరియు వారి కోర్సు ఐడిని పేర్కొనండి కాబట్టి ఇలాంటి వివిధ మార్గాల్లో మీరు క్వరీ లను మార్చవచ్చు మరియు సృష్టించవచ్చు ఇక్కడ పేరు మార్చడం సాధ్యమే మీరు ఒక అట్ట్రిబ్యూట్ ని పేరు మార్చగల రిలేషన్ ను పేరు మార్చగల ఉదాహరణలను మరియు వాటి స్టైల్ ఐన AS ను ఉపయోగించడం మనం ఇప్పటికే చూశాము కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు సెలెక్ట్ క్వరీ లో మనం బోధకుడి నుండి T గా చెప్పాము కాబట్టి ఈ రిలేషన్ యొక్క పేరును T గా పరిగణించవచ్చు మరియు S గా బోధకుడి ని మనం మళ్ళీ చూస్తాము కాబట్టి వాస్తవానికి మనం ఏమి చేస్తున్నాము మనం ఒకే రిలేషన్ మధ్య బోధకుడు మరియు బోధకుడు చేరడం చేస్తున్నాము కంప్యూటర్ సైన్స్లో కొంతమంది బోధకుడి కంటే ఎక్కువ జీతం ఉన్న బోధకులందరినీ తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తున్నాము కాబట్టి కంప్యూటర్ సైన్స్లో కొంతమంది బోధకులు ఈ షరతు ద్వారా నిర్దేశించబడతారు ఎందుకంటే విభాగం కంప్యూటర్ సైన్స్ మరియు జీతం ఎక్కువ అయి ఉండాలి కాబట్టి మీరు అదే విధంగా రిలేషన్ ఉన్న బోధకుడికి మరియు బోధకుడికి మధ్య ఒక ప్రోడక్ట్ అయినప్పటికీ పేరు మార్చడం ద్వారా మీరు దానిని పరిగణలోకి తీసుకున్నట్లు గా కానీ మీరు వాటిని T మరియు S పేరు కలిగిన 2 వేర్వేరు పట్టికలుగా భావిస్తారు ఆపై అది సులభం అవుతుంది ఈ రకమైన క్వరీ రాయండి లేకపోతే తెలుసుకోవడానికి ఈ క్వరీ రాయడం చాలా కష్టం ఎందుకంటే మీరు నిజంగానే ఒక రిలేషన్ యొక్క ప్రోడక్ట్ ని సృష్టించాలి కీవర్డ్ AS అనేది ఆప్షనల్ మీరు బోధకుడిని వ్రాయవచ్చు ఆపై మీరు ఇవ్వదలచిన క్రొత్త పేరును పేరు పెట్టండి మరియు అది ఇక్కడే పని చేస్తుంది ఇది మరొక కార్టెసియన్ ప్రోడక్ట్ ఉదాహరణ ఇక్కడ ఒక వ్యక్తిని మరియు అతను లేదా ఆమె యొక్క పర్యవేక్షకుడిని జాబితా చేసే ఒక రిలేషన్ ఇచ్చినట్లయితే మనము ఆ వ్యక్తి యొక్క ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్ని పర్యవేక్షకులను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఈ క్వరీ ను మనం నిజంగా ఎలా లెక్కించవచ్చో ఆలోచించటానికి నేను మీకు ఈ పనిని వదిలివేస్తున్నాను SQL అనేక స్ట్రింగ్ ఆపరేషన్లకు మరియు 2 నిర్దిష్ట చిహ్నాల వద్ద ప్రత్యేక ఆసక్తికి మద్దతు ఇస్తుంది కొన్ని మ్యాచ్లను చేయడానికి మనకు అనుమతించే అక్షరాలు ఏ సబ్స్ట్రింగ్తో సరిపోలడానికి ఎంత శాతం ఉపయోగించబడుతుంది మరియు అండర్ స్కోర్ ఏర్పడిందని చెప్పడం ద్వారా దీనికి ఇలా పేరు పెట్టబడింది కాబట్టి తరువాత ఒక శాతం ఉండటానికి ముందు ఒక శాతం ఉంది కాబట్టి ఎక్కడైనా "దార్" ను కొంత భాగం తగ్గడానికి పరిస్థితులుగా మనం వివిధ రకాల స్ట్రింగ్ ఆపరేషన్లను చేయవచ్చు కాబట్టి ఇప్పుడు సహజంగా ఇది నా స్ట్రింగ్లో ఒక శాతం లేదా అండర్ స్కోర్ అక్షరాన్ని కలిగి ఉంటే దాని కోసం ఒక సమస్యను తెస్తుంది కాబట్టి మీరు నిర్వచించిన ఎస్కేప్ లో మీరు చూసిన శైలి నమూనాలు ఖచ్చితంగా కేస్ సెన్సిటివ్ లోయర్ను అప్పర్ కేస్కు మార్చడం మరియు దీనికి విరుద్ధంగా మరియు ఇతర సాధారణ స్ట్రింగ్ ఆపరేషన్లకు మద్దతు ఇస్తుంది అవి SQL లో ఫంక్షన్లుగా లభిస్తాయి మరియు సౌలభ్యం కోసం ఉపయోగించవచ్చు ఇప్పుడు వేరే క్వరీను పరిష్కరించుకుందాం మనం ఒక క్వరీను కంప్యూట్ చేసాము మరియు తరచూ మనం కోరుకుంటున్నాము ఫలితం నిర్దిష్ట క్రమం ప్రకారం ఆర్డర్ చేయబడాలని ముఖ్యంగా ఆర్డర్ కావాలంటే కొన్ని ఫీల్డ్ యొక్క విలువ అప్పుడు SQL మిమ్మల్ని మరొకటి ద్వారా మీరు క్వరీకు జోడించే నిబంధన చేయటానికి అనుమతిస్తుంది దీనిని ఆర్డర్ బై క్లాజ్ అని పిలుస్తారు కాబట్టి ఇది ఏమి చేస్తుంది ఈ క్వరీను మనం ఇప్పటికే చూశాము ఇది అన్ని బోధకుల పేర్లను కనుగొంటుంది మరియు పేర్లు ప్రత్యేకమైన పద్ధతిలో జరుగుతాయి ఎందుకంటే ఇది ప్రత్యేకమైనది అని పేర్కొనబడింది కాని అప్పుడు అవుట్పుట్ పేరు ప్రకారం ఆదేశించబడుతుంది మరియు ఆర్డరింగ్ అవరోహణ లేదా ఆరోహణ కావచ్చు మీరు అవరోహణ లేదా ఆరోహణ కావాలా అని పేర్కొనడం ద్వారా ఆర్డరింగ్ అప్రమేయంగా అనేది ఆరోహణ ఉంటుంది కాబట్టి ఇది ఫలితాన్ని ప్రదర్శించడం మరియు చాలా సులభం చేస్తుంది మరియు మీరు ఖచ్చితంగా బహుళ ఫీల్డ్లపై కూడా క్రమబద్ధీకరించవచ్చు కాబట్టి ఫీల్డ్ల కలయిక ఆధారంగా దీన్ని ఆర్డర్ చేయవచ్చు SQL ఇక్కడ ఒక పోలిక పరామితి నిబంధన గా కూడా అనుమతిస్తుంది కాబట్టి మధ్య 2 విలువలను పేర్కొనవచ్చు అందువల్ల ఫీల్డ్ విలువ ఈ 2 ఇచ్చిన విలువల మధ్య ఉన్నప్పుడు పరిస్థితి షరతుగా అంచనా వేయబడుతుంది లేకపోతే అది తప్పు అని తీసుకోబడుతుంది మీరు వ్యక్తుల ఆధారంగా కూడా పోల్చవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మీరు వ్రాసి ఉండవచ్చు మీరు ఉపాధ్యాయులతో సమానమైన బోధకుడు ఐడి మరియు అక్షర జీవశాస్త్రంతో డిపార్ట్మెంట్ పేరును తనిఖీ చేసి ఉండవచ్చు కానీ ఇక్కడ చూపిన విధంగా మీరు టుపుల్ సంజ్ఞామానం రాయడం ద్వారా దాన్ని కుదించవచ్చు కాబట్టి ఇవి నిబంధనలను భిన్నంగా వ్రాయడానికి సాధారణ అనుకూలమైన మార్గాలు ఇప్పుడు SQL నకిలీలను కలిగి ఉంటుందని మనము పేర్కొన్నాము కాబట్టి సిద్ధాంతపరంగా నిర్దేశించిన రిలేషనల్ బీజగణితం వలె కాకుండా SQL లో అదే రిలేషన్లో నకిలీ ఎంట్రీలు ఉంటే వాటి నకిలీలు ఉండకూడదు కాబట్టి సెట్ సిద్ధాంతంలో నకిలీలను అనుమతించినప్పుడు అప్పుడు నకిలీలను అనుమతించే మరియు అటువంటి సెట్లు ని బహుళ సెట్లుగా పిలుస్తారు కాబట్టి రిలేషనల్ బీజగణిత కార్యకలాపాలను చెప్పడానికి SQL క్వరీల యొక్క బహుళ సెట్ వెర్షన్లు ఉన్నాయి కాబట్టి మీకు ఎంపిక ఉంది ఇది బహుళ సెట్ ఎంపిక కావచ్చు అనగా రిలేషన్లో ఒక టుపుల్ యొక్క నిర్దిష్ట సి 1 సంఖ్య కాపీలు ఉంటే ఇది తీటా షరతు ను సంతృప్తిపరుస్తుంది అప్పుడు అవన్నీ ఫలితంలో కనిపిస్తాయి మరియు ఆ కాపీలన్నీ ఒకేసారి చూడవచ్చు ఎందుకంటే ఇది బహుళ సెట్ షరతు కాబట్టి ఇక్కడ ప్రొజెక్షన్ కోసం అలాగే కార్టేసియన్ ప్రోడక్ట్ కి ఇలాంటి నిర్వచనాలు ఉంటాయి కాబట్టి వివరాల ద్వారా వెళ్లి మీరే తెలుసుకోమని నేను మీకు చెప్తున్నాను ఈ బహుళ సెట్ రిలేషన్లు రిలేషనల్ బీజగణితం యొక్క సాంప్రదాయ సింగిల్ సెట్ విభిన్న నిర్వచనాన్ని నిజంగా విస్తరిస్తాయి కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఇక్కడ 2 మల్టీ సెట్ రిలేషన్లు ఉన్నాయి ఎందుకంటే మీరు దీన్ని ప్రత్యేకంగా చూడవచ్చు ఇది ఒకేలాంటి నకిలీ ఎంట్రీలను కలిగి ఉంటుంది కాబట్టి మీరు B పై r1 యొక్క ప్రొజెక్షన్ను నిర్వచించగలరు ఇది ఖచ్చితంగా మీకు ఇస్తుంది మీరు B పై ప్రొజెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు A మాత్రమే ఇస్తుంది కాబట్టి మీరు ఈ ఫలితాన్ని మల్టీ సెట్గా కలిగి ఉంటారు ఎందుకంటే మీకు 2 లభిస్తుంది కాబట్టి ఈ ఫలితం a లాగా ఉంటుంది ఆపై మీరు కార్టెసియన్ ప్రోడక్ట్ ని చేస్తున్న r 2 ను కలిగి ఉంటారు కాబట్టి మీకు ఈ అన్ని కలయికలు SQL లో ఫలితం అయితే సెట్ సిద్ధాంతంలో సాధారణంగా ఫలితం ఈ 2 టుపుల్స్ మాత్రమే అయి ఉండాలి ఇప్పుడు మనము సాధారణ సెట్ కార్యకలాపాలను శీఘ్రంగా పరిశీలిస్తాము కాబట్టి SQL క్వరీ లతో యూనియన్ వ్యత్యాస రకమైన కార్యకలాపాలను చాలా సులభంగా చేయడం సాధ్యపడుతుంది కాబట్టి 2009 ఫాల్ లో లేదా 2010 స్ప్రింగ్ లో నడిచిన అన్ని కోర్సులను కనుగొనాలని అనుకుందాం కాబట్టి ఖచ్చితంగా క్వరీ యొక్క మొదటి భాగం చాలా సులభం ఇది మీకు నడిచే అన్ని కోర్సులను ఇస్తుంది కాబట్టి మీరు విభాగం నుండి కోర్సు ఐడిని తీసుకుంటున్నారు కోర్సు నడుస్తున్న సమాచారం అందించబడింది మరియు మీరు 2 షరతులను ఉంచారు అవి వాస్తవానికి ఈ కోర్సులు 2009 ఫాల్ లో నడిచాయని చెప్పారు కాబట్టి రెండవ క్వరీ 2010 స్ప్రింగ్ లో నడుస్తున్న కోర్సులు చెప్పే మొదటి క్వరీ ఇది మరియు మీరు వెతుకుతున్న దాని యొక్క ప్రకటనలో మీకు ఒక షరతు ఉంది కాబట్టి మీరు యూనియన్ చేస్తారు యూనియన్ మరొక కీవర్డ్ కాబట్టి ఇది కోర్సు ఐడి అట్ట్రిబ్యూట్ యొక్క ఏకైక అట్ట్రిబ్యూట్ గా మీకు ఇస్తుంది ఇది మొదటి మరియు రెండవ క్వరీ నుండి రికార్డులను కలిగి ఉంటుంది అదేవిధంగా 2009 ఫాల్ లో మరియు 2010 స్ప్రింగ్ లో ఇంటర్సెక్షన్ ను ఉపయోగించడం ద్వారా మీరు నడిచే కోర్సులను తెలుసుకోవచ్చు ఇది ప్రాథమికంగా మీకు మొదటి మరియు రెండవ క్వరీ ఫలితాల ఇంటర్సెక్షన్ ను ఇస్తుంది 2009 ఫాల్ లో కోర్సులను కనుగొనడం ద్వారా మీరు తేడా సెట్ వ్యత్యాసాన్ని కూడా చేయవచ్చు కాబట్టి అది 2010 లో కాదు కాబట్టి దీని అర్థం ఏమిటి రెండవ క్వరీ ఫలితాల నుండి మొదటి క్వరీ యొక్క ఫలితం తీసివేయబడాలని దీని నుండి తేడా చేసారు అని అర్థం కాబట్టి 2009 ఫాల్ లో నడిచిన మరియు తరువాత 2010 స్ప్రింగ్ లో మళ్లీ అమలు చేయబడినవి తొలగించబడతాయి కాబట్టి యాక్సప్ట్ కీవర్డ్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు అన్వయించుకోటం సులభం అయినప్పుడల్లా మీరు చాలా సులభంగా సెట్ ఆపరేషన్లు చేయవచ్చు స్పష్టంగా మీరు ఈ క్వరీ లను అనేక ఇతర రూపాల్లో వ్రాయవచ్చు కానీ ఇది సిద్ధాంతపరమైన కార్యకలాపాలను ఎలా సులభంగా వ్రాయగలదో మీకు చూపించడానికి మాత్రమే మీరు ఇలాంటి సెట్ ఆపరేషన్లు చేయవచ్చు అతిపెద్ద జీతం కంటే తక్కువ ఉన్న అన్ని సూచనల జీతాలను కనుగొనండి కాబట్టి మళ్ళీ మనము 2 వలె అదే రిలేషన్ గురించి ఆలోచించడానికి పేరు మార్చడం ఉపయోగిస్తున్నాము ఆపై రిలేషన్ T నుండి మీరు రిలేషన్ S ను చూడటానికి ప్రయత్నిస్తున్నారు మరియు జీతాలు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు దాని కంటే చిన్నవి మరియు ఖచ్చితంగా ఏమైనా బయటకు వస్తాయి ఇది అతిపెద్దది కాదు ఎందుకంటే ఖచ్చితంగా పెద్దది ఈ ప్రత్యేక పరిస్థితిని సంతృప్తిపరచదు ఎందుకంటే అది తనతో పోల్చుతుంది మీరు అన్ని బోధకుల జీతాలను కనుగొనవచ్చు ఆపై మీరు అతిపెద్ద జీతం పొందవచ్చు కాబట్టి ఇదంతా అతి పెద్ద జీతాలు ఇది అన్నిటికంటే పెద్ద జీతాలు కాబట్టి మీరు దీన్ని అన్ని జీతాల నుండి తీసివేస్తే ఏమి జరుగుతుంది మీరు జీతాలను తీసివేస్తే సహజంగానే మీకు లభించనిది అతి పెద్ద జీతం కాబట్టి అతి పెద్ద జీతం కనుగొనటానికి ఇది ఒక ఆసక్తికరమైన మార్గం ముఖ్యంగా అనేక ఇతర మార్గాలు ఉండవచ్చు ముఖ్యంగా సమగ్ర పనితీరును ఉపయోగించడం ఈ గణనలను సులభతరం చేస్తుంది అయితే ఇవి సెట్ సైద్ధాంతిక కార్యకలాపాలను ఉపయోగించడానికి విలక్షణమైన మార్గాలు ఇక తర్వాత సెట్ కార్యకలాపాలు చూద్దాం వాటిలో మనం 3 యూనియన్ ఇంటర్సెక్టు మరియు ఎక్ససెప్ట్ అని పిలుస్తారు మరియు సహజంగానే మీరు ఈ ఆపరేషన్లు చేస్తే ఇక్కడ టుపుల్స్ సంఖ్య యొక్క సాధారణ సూత్రం ఉంది అది వేర్వేరు సందర్భాల్లో లెక్కించబడుతుంది ఇవి సరైన సంఖ్యలు అని మీరు అధ్యయనం చేయవచ్చు మరియు ఒప్పించవచ్చు మనం శూన్య విలువల గురించి మాట్లాడిన వాటికి వెళ్దాం ఒక రిలేషన్లో కొన్ని రికార్డులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అట్ట్రిబ్యూట్స్ లను కలిగి ఉండవచ్చని మనము చెప్పాము ఇక్కడ విలువ తెలియదు ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు విలువ తెలియదు మనము శూన్యమైన ప్లేస్హోల్డర్ ను పెడుతున్నాము కాబట్టి ఈ క్వరీ కార్యకలాపాలను చేయడంలో ఆ శూన్య విలువ యొక్క పరిణామం ఏమిటో చూద్దాం ఇక్కడ శూన్యత తెలియని విలువను సూచిస్తుంది కాబట్టి నేను 5 ప్లస్ శూన్యంగా చేస్తే సహజంగా ఫలితం శూన్యంగా ఉంటుంది కాబట్టి మీరు ఏమి చెప్తున్నారు అంటే తెలియని పరిమాణాన్ని 5 కి జోడిస్తున్నానని చెప్తున్నారు కాబట్టి ఫలితం ఏమిటో తెలియదు కాబట్టి ఒక సంఖ్యకు శూన్యతను జోడించే ప్రాథమిక అర్థశాస్త్రం ఇది ప్రత్యేకంగా ఫీల్డ్ ఒక రికార్డ్ కోసం శూన్యంగా ఉందో లేదో తనిఖీ చేయడం సాధ్యపడుతుంది మరియు ప్రెడికేట్ అది "ఈస్ నల్" అని పూర్తి చేసింది కాబట్టి ఈ ప్రత్యేక క్వరీ లో మనము అన్ని బోధకులను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము దీని జీతం శూన్యంగా ఉంది కాబట్టి ఇది ఒక అంచనా కాబట్టి ఒక నిర్దిష్ట రికార్డు కోసం జీతాలు శూన్యమైనపుడు ఇది నిజం అవుతుంది మరియు అది ఫలితంలో చేర్చబడుతుంది కానీ అన్ని రికార్డులకు జీతానికి కొంత విలువ ఉంటుంది కాబట్టి జీతం శూన్యమైనది కాదు అవి ఫలితంలో చేర్చబడవు కాబట్టి శూన్యత యొక్క ప్రాథమిక అర్థశాస్త్రం సత్య విలువలతో కలిపి ఉంటుంది ఎందుకంటే మన ప్రాథమిక ప్రెడికేట్ లాజిక్ చేస్తున్నట్లయితే లేదా శూన్యమైన లేదా నిజమైతే ఫలితం నిజం అయి ఉండాలి ఎందుకంటే ఏదైనా భాగాలు నిజమైతే ఫలితం నిజమై ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు తెలియనివి ఏమిటో తెలుసుకోవలసిన అవసరం లేదు కానీ ఇది నిజం అని మీరు చెప్పగలరు కాని మీరు ఒకవేళ చేసినా లేదా తప్పు అయినా లేదా తెలియని తప్పుతో రెండవ వరుసలో లేదా తప్పు తెలియకపోతే మీరు ఇలా చేస్తే సహజంగానే ఇది తెలియదు ఎందుకంటే ఇది తప్పు కాబట్టి తెలియని విలువ నిజమైతే మాత్రమే ఫలితం నిజం అవుతుంది మరియు తెలియని విలువ తప్పు అయితే ఫలితం తప్పు అవుతుంది ఆ తెలియని విలువ ఏమిటో మీకు తెలియదు కాబట్టి మీకు ఫలితం ఉందని మీరు చెప్పాలి కాబట్టి మీరు ధృవీకరించడాన్ని చూడగలిగే అదే లాజిక్ ఉపయోగించి ఇంట్లో ఆఫ్లైన్లో ధృవీకరించమని అడుగుతాను తెలియని ఈ నిజమైన తప్పుడు కలయికలన్నీ చెల్లుబాటు అయ్యేవి కాబట్టి P తెలియకపోతే P ను అంచనా వేస్తే అది నిజమని అంచనా వేస్తుంది ఇప్పుడు మనము మొత్తం ఫంక్షన్లకు వచ్చాము అవి సౌలభ్యం కోసం ఉపయోగించబడే అనేక సమగ్ర విధులు ఉన్నాయి మరియు ఇవి సాధారణ నెలలు ఇవి బహుళ సెట్ విలువలపై పనిచేస్తాయి సహజంగా సమగ్ర విధులు ఒక నిర్దిష్ట కాలమ్లో పనిచేస్తాయి అవి ఒక నిర్దిష్ట కాలమ్లో సమగ్రపరచడానికి ప్రయత్నిస్తాయి మరియు ఒక విలువను తిరిగి ఇవ్వండి సగటు అంటే ఒక నిర్దిష్ట కాలమ్ యొక్క విలువల సగటును కనుగొనడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది కంప్యూటర్ సైన్స్ విభాగంలో బోధకుల సగటు జీతం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము సహజంగానే మీరు అవుట్పుట్ చేసేది సగటు జీతం కాబట్టి మీరు గుర్తుంచుకోండి ఇది అవుట్పుట్ రిలేషన్కు ఒక అట్ట్రిబ్యూట్ ఉంటుంది ఈ సగటు జీతం ఒకటి మాత్రమే ఉంటుంది అప్పటి నుండి సగటు జీతం ఒకే పరిమాణం మరియు ఇక్కడ నేను ఈ మొత్తం ఫంక్షన్ సగటును ఉపయోగించాను కాబట్టి మీరు జీతం అనే అట్ట్రిబ్యూట్ పై సగటున ఉన్నారని మరియు మీకు ఆ అట్ట్రిబ్యూట్ ఎక్కడ లభిస్తుంది టేబుల్ బోధకుడి నుండి పొందండి మరియు తరువాత మనము అన్ని బోధకుల జీతం యొక్క సగటును కనుగొనటానికి ఆసక్తి చూపడం లేదని మనము చెబుతున్నాము కంప్యూటర్ సైన్స్ కోసం పనిచేసే బోధకుల సగటు జీతం కనుగొనడానికి మనకు ఆసక్తి ఉంది కాబట్టి మీరు ఈ బ్యాక్ క్లాజ్ ను ఉంచారు కంప్యూటర్ సైన్స్ విభాగంలో బోధకుల సగటు జీతం మీకు లభిస్తుందని ఇది నిర్ధారిస్తుంది కాబట్టి ఈ సెమిస్టర్లో ఒక కోర్సును బోధించే మొత్తం బోధకుల సంఖ్యను మీరు తెలుసుకోవాలనుకుంటే అదే విధంగా మీరు ఇతర మొత్తం విధులను ఉపయోగించవచ్చు కాబట్టి సహజంగా మీరు ఈ సమాచారాన్ని ఎక్కడ కనుగొంటారు మీరు మొదట ఎక్కడ నిబంధన పెట్టారు మీరు ఈ సమాచారాన్ని ఉపాధ్యాయులలో కనుగొంటారు ఉపాధ్యాయులు ఏ బోధకుడు ఏ కోర్సును బోధిస్తున్నారో మీకు చెప్పే రిలేషన్ అది ఇస్తుంది అప్పుడు మీరు 2010 సెమిస్టర్ స్ప్రింగ్ లో ఒక కోర్సును బోధించాలని పేర్కొనాలి కాబట్టి సెమిస్టర్ స్ప్రింగ్ మరియు సంవత్సరం 2010 అని నిబంధన పేర్కొన్న చోట ఇది మీకు అన్ని రికార్డులను ఇస్తుంది ఇది కొంతమంది బోధకుడు 2010 సెమిస్టర్ స్ప్రింగ్ లో కోర్సును బోధిస్తున్నట్లు చూపిస్తుంది ఇప్పుడు సహజంగా ఒకే బోధకుడు అనేకసార్లు జరగవచ్చు ఎందుకంటే ఒక బోధకుడు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను బోధిస్తున్నాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న బోధకుడు ఐడిని తయారు చేస్తారు మీరు దానిని విభిన్నంగా చేస్తారు కాబట్టి మీరు ఆ బోధకులను మాత్రమే పొందుతారు ఒక కోర్సు లేదా ఒకటి కంటే ఎక్కువ కోర్సులు బోధిస్తున్న ప్రతి బోధకుడు ఈ మొత్తం జాబితాలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తారు ఆపై మీరు దాన్ని లెక్కించండి దానిపై మొత్తం అగ్రిగేటు ఫంక్షన్ ను ఉపయోగించండి కాబట్టి 2010 స్ప్రింగ్ లో ఎంతమంది బోధకులు కొన్ని కోర్సులను బోధిస్తున్నారో మీకు తెలుస్తుంది ఈ కీలక పదాన్ని విభిన్నంగా ఉపయోగించడం చాలా క్లిష్టమైనది ఎందుకంటే మీరు దానిని ఉపయోగించకపోతే చివరికి మీరు కనుగొనేది బోధకుల సంఖ్య కాదు 2010 స్ప్రింగ్ లో అందించబడుతున్న కోర్సుల సంఖ్యను మీరు కనుగొనే కోర్సును బోధిస్తున్నారు ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ కోర్సులను బోధించే ఒకే బోధకుడు ఉండవచ్చు మీరు టుపుల్స్ సంఖ్యను లెక్కించాలనుకుంటే మీరు తో లెక్కించవచ్చు ఎందుకంటే అంటే అన్ని అట్ట్రిబ్యూట్స్ కాబట్టి మనము కోర్సు యొక్క సంఖ్యను తెలుసుకోవాలనుకుంటే మీరు కోర్సులో తో లెక్కించాలని సూచిస్తున్నాను కాబట్టి ఇది ప్రతి విభాగంలో బోధకుల సగటు జీతం యొక్క గణనను మీకు చూపుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అంతకుముందు మీరు ఒక విభాగంలో సగటు జీతం తెలుసుకోవడానికి ప్రయత్నించారు ఇప్పుడు నేను కోరుకున్న ప్రతి విభాగానికి అన్ని విభాగాలకు కావాలి కాబట్టి ఇప్పుడు నా ఫలితం ఒక్క వరుస కాదు ఇది ఒక విలువ కాదు ఇది ఒక జత నేను విభాగాన్ని మరియు ఆ విభాగంలో సగటు జీతం చూపిస్తాను కాబట్టి ఇది నేను చూడాలనుకుంటున్నాను మరియు ఇది నా దగ్గర ఉంది కాబట్టి సహజంగానే సమాచారం బోధకుడి నుండి వస్తుంది అంటే నాకు కావలసినది డిపార్ట్మెంట్ పేరు మరియు సగటు జీతం మరియు నేను దీనికి మంచి పేరు ఏవరేజ్ శాలరీ ని పొందుతాను కాని అప్పుడు నేను కోరుకుంటున్నది ఈ మొత్తం ఫీల్డ్స్ కంటే సగటు d1 ను నేను కోరుకోను నేను ఇక్కడ సగటు చేయాలనుకుంటున్నాను ఇక్కడ చేయాలి దీనిపై ఇది జరగాలి కాబట్టి ఇవి ప్రాథమికంగా డిపార్ట్మెంట్ చేత సమూహాలు మీరు చూడగలిగినట్లుగా ఈ ప్రత్యేక రిలేషన్ డిపార్ట్మెంట్ పేరు ప్రకారం క్రమబద్ధీకరించబడింది కాబట్టి నేను రికార్డుల యొక్క కొన్ని ఉప సమూహాలపై మొత్తం ఫంక్షన్ను వర్తింపజేయాలనుకున్నప్పుడు నేను ఈ ప్రత్యేకమైన నిబంధన గ్రూప్ బై ను లెక్కించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీరు చూసుకోండి మీరు గ్రూప్ బై చేయవలసి ఉంటుంది మరియు ఫలిత ఐడి ఫలిత పట్టికను సృష్టించాలి మీ ఫలిత పట్టిక అట్ట్రిబ్యూట్స్ అన్నీ గ్రూప్ బై లో ఉపయోగించబడుతున్నాయని మీరు నిర్ధారించుకోవాలి ఇది మొత్తం ఫంక్షన్ కాదు కాబట్టి ఇక్కడ ID ఉపయోగించబడదు ఇది SQL మద్దతు ఇచ్చే క్వరీ కాదు మీ ఫలితాన్ని మీరు మరింత మెరుగుపరచవచ్చు అన్ని విభాగాల పేర్లు మరియు సగటు జీతం కనుగొనండి ఇది మీరు ఇప్పటికే చేసారు ఇప్పుడు మీరు అర్హత పొందుతున్నారు దీని సగటు జీతం 42000 కన్నా ఎక్కువ కాబట్టి మన దగ్గర ఉన్న అన్నిటిలో ఉదాహరణకు ఇక్కడ చూస్తే ఈ సంగీత విభాగంలో సగటు జీతం 42000 కన్నా తక్కువ కాబట్టి ఇది మీకు అక్కరలేదు ఫలితంలో మీరు సగటు జీతం 42000 కన్నా ఎక్కువ ఉన్న చోట మాత్రమే కావాలి మరియు దానికి మార్గం ఏమిటంటే సగటు జీతం 42000 కన్నా ఎక్కువ అని వారు చెప్పే మరొక నిబంధనను చేర్చడం వంటిది కాబట్టి మీరు మరొక అంచనాను జోడిస్తున్నారు వాస్తవానికి మొత్తం విలువను అర్హత చేస్తుంది ఇప్పుడు హావింగ్ క్లాజ్ అనేది సమూహానికి సంబంధించినది కాబట్టి సమూహం జరిగిన తర్వాత సమూహాలు ఏర్పడ్డాయి అప్పుడు హావింగ్ క్లాజ్ యొక్క అంచనా మూల్యాంకనం ఖచ్చితంగా అగ్రిగేషన్ చేయు పరంగా శూన్య విలువలు ఉంటే అప్పుడు ఏమి జరుగుతుందో అనే క్వరీ ఉంది కాబట్టి సాధారణ వ్యూహం ఏమిటంటే మీరు అగ్రిగేషన్ చేసినప్పుడల్లా శూన్య విలువలు విస్మరించబడతాయి కాబట్టి ఆ ఫీల్డ్లో శూన్యమైన విలువ లేకపోతే అంటే అన్ని విలువలు శూన్యంగా ఉంటే ఫలితం శూన్యంగా ఉంటుంది లేకపోతే ఫలితం శూన్య విలువలను విస్మరించి లెక్కించబడుతుంది కాబట్టి ఇవి మీకు ఖచ్చితంగా ఉన్నాయి మీరు లెక్కించినట్లయితే సేకరణకు శూన్య విలువలు మాత్రమే ఉంటే కౌంట్ మీకు 0 ఇస్తుంది కానీ మిగతా అన్ని అగ్రిగేషన్ లు మీకు శూన్యంగా తిరిగి వస్తాయి కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే చివరి మాడ్యూల్లో బేసిక్స్ క్వరీ నిర్మాణం యొక్క ప్రాథమిక అవగాహనను ప్రారంభించాము ఇప్పుడు మరికొన్ని అదనపు కార్యకలాపాలతో మనము సెట్ చేసిన సైద్ధాంతిక కార్యకలాపాలను అర్థం చేసుకున్నాము మరియు చాలా ముఖ్యంగా శూన్య విలువలు మరియు అగ్రిగేషన్ ఫంక్షన్ల విధానం గురించి మనకు బాగా తెలుసు ముఖ్యంగా గ్రూప్ బై శూన్య విలువలు మరియు అగ్రిగేషన్ ఎలా సంకర్షణ చెందుతాయి SQL క్వరీ యొక్క నిబంధనలు గురించి అర్థం చేసుకున్నాము